మానవ వనరుల నిర్వహణపై ఉపన్యాసానికి తిరిగి స్వాగతం నా పేరు ఆరాధన మాలిక్ నేను ఈ కోర్సు మీకు బోధన చేస్తున్నాను ఈ రోజు వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ గురించి మరింత మాట్లాడుకుందాం మనము చివరి తరగతిలో వ్యూహాత్మక HRM గురించి మాట్లాడాము ఈ రోజు మనము దీని గురించి కొంచెం ఎక్కువ చర్చిద్దాము ప్రత్యేకంగా వ్యూహాత్మక HRM యొక్క మరో మోడల్ను మనము కవర్ చేస్తాము ఇది నేను చాలా ఉపయోగకరంగా ఉన్నట్లు కనుగొన్నాను కొంత మెటీరియల్ తో ముందుకు వెళ్దాం ఆపై భవిష్యత్తులో వ్యూహాత్మక నిర్వహణ యొక్క ఆచరణల లో కి మనము వెళ్తాము వ్యూహాత్మక నిర్వహణ అనేది అభివృద్ధి చెందుతున్న క్రమశిక్షణ మరియు మానవ వనరుల నిర్వాహకులందరూ భవిష్యత్తులో అది ఎలా మారుతుంది ఏ విధంగా ఏర్పడుతుందో తప్పనిసరిగా తెలుసుకోవాలి కాబట్టి ఎప్పటిలాగే దానితో ముందుకు సాగుదాం నేను రెండు పేపర్లను రిఫర్ చేశాను మరియు ఈ పేపర్లను మీకు చూపిస్తాను ఇవి రెండు ఇటీవలి నేను రిఫర్ చేసిన పరిశోధనా పత్రాలు ఒకటి జియాంగ్ టేకుచి మరియు లెపాక్ చేత మరొకటి స్వార్ట్ మరియు కిన్నీ చేత వ్రాయబడినవి వీటిని మీకు చూపిస్తాను ఇది స్వార్ట్ మరియు కిన్నీ రాసిన పేపర్ దీనిని రీకన్సిడరింగ్ బౌండరీస్ హ్యూమన్ రిసోర్స్ మానేజిమెంట్ ఇన్ ఏ నెట్వర్క్ వరల్డ్ Reconsidering Boundaries Human Resource Management in a Networked World అని అంటారు మరియు నేను పేర్కొన్న ఇంకో పేపర్ జియాంగ్ టేకుచి మరియు లెపాక్ చేత వ్రాయబడినవి మరియు ఇది చాలా ఆసక్తికరమైన పేపర్ కొత్త దృక్కోణాలకు సంబంధించి బ్లాక్ బాక్స్ మీద వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ పరిశోధన కాబట్టి ఇది వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ యొక్క సమగ్ర నమూనాతో మొదలవుతుంది ఇది మీతో పంచుకుంటాను మరియు ఈ మోడల్ ఒక పునరుత్పత్తి అయిన మోడల్ అది పేపర్లో ఉంది ఈ ప్రత్యేక ఉపన్యాసంలో నేను దానిని సృష్టించడానికి ప్రయత్నించాను కాబట్టి ఇది అసలు పేపర్ మరియు పూర్తి సూచన ఇక్కడ ఉంది చదవడానికి విలువైనది మీరు దానిలో పట్టు సాధించగలిగితేఇది చాల మంచిది వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ యొక్క బహుళస్థాయి మోడల్ ఇది జియాంగ్ టేకుచి మరియు లెపాక్ రాసిన పేపర్లో సూచిస్తారు మరియు ఇది చాలా ఆసక్తికరమైన పేపర్ వ్యూహాత్మక మానవ వనరుల నిర్వహణ వివిధ స్థాయిలలో ఎలా అభివృద్ధి చెందుతుంది వివిధ స్థాయిలలో ఇది ఎలా రూపొందించబడింది కాబట్టి ఉద్యోగి స్థాయిలో గ్రహించిన హెచ్ ఆర్ సిస్టమ్స్ ఇక్కడ ఇది ఈ చిన్న బాక్స్ ఇది మీకు తెలుసు ఇది వ్యక్తిగత జ్ఞానం నైపుణ్యాలు సామర్థ్యాలు మరియు లక్షణాలు ఫీడ్ చేస్తుంది KSAO అంటే నాలెడ్జ్ స్కిల్స్ అబిలిటీస్ మరియు కారక్టర్స్టిక్స్ ను knowledge skills abilities and characteristicsసూచిస్తుంది ఇది కూడా వ్యక్తులు ప్రదర్శించడానికి ప్రేరణ ఫీడ్లు మరియు అవకాశాన్నికలిగిస్తుంది మానవ వనరుల వ్యవస్థలు లో ఉద్యోగులు ఈ వ్యవస్థలను ఎలా ఉపయోగిస్తారో మరియు ఎలా గ్రహించారు నిర్ణయించడంలో కీలకం మీకు తెలుసా వారికి అది దాని గురుంచి తేలికపోతే వారు దానిని ఎలా ఉపయోగిస్తారు మరియు ఇది వారి ప్రేరణకు కూడా తోడ్పడుతుంది కానీ వారికి దాని గురించి తెలియదు లేదా వారు ఆలోచించరు ఇది తగినంత స్నేహపూర్వకంగా ఉంటుంది లేదా వారు అనుకోరు అది వారికి అందుబాటులో ఉంటుంది అని వారు తమను తాము ఎలా అభివృద్ధి చేసుకోవాలో వారికి ఎలా తెలుసు మరియు ఈ ప్రత్యేక అవకాశాన్ని నేను ఇక్కడ తీసుకుంటాను NPTEL ప్రోగ్రాం ద్వారా నేను మీకు బోధిస్తున్నాను మీకు తెలుసు ఈ భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సువేర్ ద్వారా మరియు అభివృద్ధి చేసిన నేషనల్ ప్రోగ్రాం అయిన మెరుగైన సాంకేతికత శిక్షణ భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేత ఆర్ధిక సహాయం చేయబడింది కాబట్టి ఈ అవకాశాన్ని మా అందరితో బోర్డు అంతటా అన్ని IIT అధ్యాపకులతో పంచుకుంటున్నారు మరియు అందరికి అలాంటి అవకాశం ఉందని తెలుసు మరియు మనందరికీ ఈ కోర్సులను అభివృద్ధి చేయడానికి బోధించటానికి మరియు ఆన్లైన్ లో బోధనా మోడ్ అవకాశం సమానంగా ఇవ్వబడింది ఇలా మాలో కొందరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నారు ఇతరులు వేచి ఉన్నారు చూడండి ఇది ఎలా అభివృద్ధి చెందుతుందో ఆపై వారు కోర్సులను ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నారు మరికొందరు ఈ అవకాశం కోసం వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు ఆ ఇ మెయిల్ను కోల్పోయిన మాలో కొందరు ఉన్నారు ఇప్పుడు ఈ సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవటానికి దీన్ని ఎవరు అభివృద్ధి చేయగలరు లేదా ఈ అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకోగలరు వారి స్వంత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు అనే అంశంపై ఐఐటి తన సామర్థ్యంతో ప్రతిదీ చేసింది ఎందుకంటే మేము కూడా ఇక్కడ కూర్చుని కొంచెం నేర్చుకుంటాము కెమెరా ముందు కూర్చుని మీతో మాట్లాడటం నేను ఈ విషయం గురించి కొంచెం నేర్చుకుంటాను మీరు అక్కడ లేరు కాబట్టి నేను నిజంగా విషయాలను సవరించలేను నేను ముందుకు వెనుకకు వెళ్ళలేను నేను ఏమి చెప్తున్నానో దాని గురించి పూర్తిగా స్పష్టంగా ఉండాలి మరియు మీకు నేర్పడానికి నేను సిద్ధంగా ఉండాలి కాబట్టి అదేవిధంగా ఎవరైనా ఈ అవకాశాన్ని ఉపయోగించాలనుకునే వారు మొదట దాని గురించి తెలుసుకోవాలి రెండు ఇది పని చేస్తుంది అనే విశ్వాసం కలిగి ఉండాలి మరియు మూడు దానితో సౌకర్యంగా ఉండాలి కెమెరా ముందు కూర్చుని ఖాళీ తరగతి గదితో మాట్లాడటం సులభం కాదు మరియు ఈ సమయంలో కెమెరా ప్రజలను దయచేసి మిగతా తరగతి పై దృష్టి పెట్టమని మరియు మేము ఇక్కడ ఏమి చేస్తున్నామో పాల్గొనేవారికి చూపించమని నేను కోరుతున్నాను వారు నా మాట వింటున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను ఏమి మాట్లాడుతున్నానో వారు విద్యార్థులకు చూపించగలిగితే మంచిది ఈ గదిలో కనిపిస్తోంది ఏమిటి వంటివి మరియు నేను ప్రత్యేకంగా దీన్ని చేస్తున్నాను మీకు అర్థం చేసుకోవడానికి వారు శ్రద్ధ చూపడం లేదు అని నేను అనుకుంటున్నాను ఏమైనా నా ముందు ఖాళీ కుర్చీలు ఉన్నాయి కాబట్టి మీకు తెలుసా మా సహోద్యోగులలో కొందరు ఇప్పటికీ ఈ ఇ మెయిల్ ను పొందని వారు ఉన్నారు ఇంకా మాతో మాట్లాడలేదు మరియు ఈ రకమైన అవకాశం ఉందని తెలియదు చాలా ధన్యవాదాలు వారు నా మాట విన్నారు అని నేను అనుకుంటున్నాను అవును వారు నా మాట విన్నారు వారు ఇప్పుడు ఖాళీ తరగతి గదికి జూమ్ చేస్తున్నారు చూడండి నేను మాట్లాడుతున్నాను నన్ను నేను చూడగలను కానీ ఇక్కడ ఎవరూ లేరు మరియు మీరు నా మాట విన్నప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను మరియు ఇది చాలా ప్రాక్టీసు తో వచ్చింది కెమెరా చూడటానికి నేను నేర్చుకున్నాను నా ముందు పెద్ద స్క్రీన్ ఉంది చాలా ధన్యవాదాలు మీరు తిరిగి దృష్టి పెట్టవచ్చు కాబట్టి ఇదే నేను ఇక్కడ చేస్తున్నాను ఇప్పుడు మేము ఏమి చేస్తున్నామో మీకు అర్ధమయింది నేను ఈ కెమెరా ద్వారా మీతో మాట్లాడుతున్నాను మీరందరూ ఈ కుర్చీలపై కూర్చున్నారు అని దాదాపు ఇది నేను ఊహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను మరియు నేను మీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను ఇది మనందరికీ బోర్డు అంతటా అందుబాటులో ఉంచబడిన ఒక అవకాశం ఇప్పుడు మీకు తెలుసా మా సహోద్యోగులలో కొందరు ఇప్పటికీ ఉన్నారు వారికి తెలియదు ఈ అవకాశం ఉందని ఒకటి ఎందుకంటే వారు కొన్ని కారణాల వల్ల ఇ మెయిల్ చదవలేదు అది వారి దృష్టికి రాలేదు రెండు ఎందుకంటే అవి నిజంగా లేవని మీకు తెలుసు లేదా అది వారి జంక్ ఫోల్డర్ లోకి వెళ్లి ఉండవచ్చు ఎందుకంటే వాస్తవానికి ఇక్కడ కూర్చుని ఈ ఉపన్యాసం ఇచ్చే వారితో మాట్లాడటానికి వారికి అవకాశం లేదు నేను ప్రారంభంలో ఎన్పిటిఎల్ ప్రోగ్రాం గురించి నా సహోద్యోగుల ద్వారా తెలుసుకున్నాను అపుడు నేను సెలవులో ఉన్నాను ఇ మెయిల్ వచ్చింది మరియు నేను ఎందుకో మిస్ అయ్యాను మరియు గడువులోగా దరఖాస్తు చేయలేము కాబట్టి నేను అదే చెబుతున్నాను మనము నిర్వహించడానికి వ్యక్తిగత అవకాశం గురించి మాట్లాడేటప్పుడు మీకు తెలుసా అదే ఉద్యోగి గ్రహించిన HR వ్యవస్థలు ఇక్కడ ఈ అవకాశం ఏమిటంటే ఐఐటి వ్యవస్థ అందించే అభివృద్ధి అవకాశం మరియు ఇది ఉపాధ్యాయునిగా మీ ప్రేరణను పెంచుతుంది ఈ ప్రత్యేకమైన కోర్సు బోధనలో నా నైపుణ్యాలను పెంపొందించడానికి నాకు మరొక మార్గం ఉంది ఇది నా విశ్వాసానికి ఒక పెద్ద ప్రోత్సాహం అదేవిధంగా మీ స్వంత ఉద్యోగాలలో మిమ్మల్ని ప్రేరేపించే అంశం ఏదో మీకు ఉంటుంది మీ ఉద్యోగం గురించి ఏదో ఒకటి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మీరు దాని గురించి తెలుసుకోవాలి మీరు దానిని తెలుసుకొని ఉండాలి దానిని అర్థం చేసుకోవాలి మరియు మీకు జ్ఞానం నైపుణ్యాలు సామర్థ్యాలు మరియు ఇతర లక్షణాలు ఉండాలి నా ఉద్దేశ్యం ఇక్కడ కూర్చుని ఒకరి గురించి ఒకరం మీతో మాట్లాడి నేను తెలుసుకోవాలి నేను సమాచారాన్ని త్రవ్వి తీయగలగాలి నేను విషయం పట్ల మక్కువ కలిగి ఉండాలి నేను ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలుసుకోవాలి విభిన్న నేపథ్యాల నుండి వస్తున్న ప్రజలను ఎలా పరిష్కరించాలో నేను తెలుసుకోవాలి అప్పుడే నేను ఇక్కడ కూర్చుని మాట్లాడటానికి తగిన అర్హత కలిగిన మరియు సమర్థుడిని అవుతాను మరియు అప్పుడు మాత్రమే నా సీనియర్లు ను దీని గురించి ఒప్పించవలసి ఉంటుంది అప్పుడే ఇక్కడ నా నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి నాకు ఈ అవకాశం ఇవ్వబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ చిన్న బాక్స్ ద్వారా మనము అర్థం చేసుకున్నాము మరియు ఇది ఉద్యోగుల ఫలితాలకు దారితీస్తుంది కాబట్టి ఇది మధ్యవర్తిత్వ ప్రక్రియ ఇది తరువాత మానవ జట్టు మూలధనం జట్టు ప్రేరణ మరియు జట్టు ప్రమేయానికి ఫీడ్ చేస్తుంది ఇప్పుడు నేను దీనితో కొనసాగుతాను ఎందుకంటే ఇది ఏదో నాకు బాగా తెలుసు క్షమించండి మీలో చాలామందికి దీని తో సంబంధం కలిగి లేకపోవచ్చు కానీ ఇది నాకు బాగా తెలుసు వివిధ ఐఐటిల నుండి అధ్యాపక సభ్యుల బృందం కలిసి వివిధ విభాగాలలో ఒక కోర్సుల శ్రేణిని అభివృద్ధి చేసింది మేము మొదట్లో వీడియో రికార్డింగ్ తో ప్రారంభించాము అప్పుడు మేము సర్టిఫికేట్ ప్రోగ్రామ్ లను అందిస్తూ ప్రారంభించాము అంటే మేము ఉపన్యాసం ఇవ్వడం మరియు దానిని అర్థం చేసుకోవడానికి ప్రపంచానికి వదిలివేయడం లేదా దానిని అర్థం చేసుకోవడం మాత్రమే కాదు మనం ఏమి చేస్తున్నామో దానికి మేము జవాబుదారీగా ఉండాలి ఇది ఫోరమ్ గురించి మీరు నన్ను ప్రశ్నలు అడగండి మరియు ఒకసారి నేను పొరపాటు చేస్తాను మరియు నేను తిరిగి వెళ్లి క్షమించండి నేను ఇలా చేశాను మేము చెప్పేది స్పష్టం చేయడానికి ఇది మాకు సహాయపడుతుందని మీకు తెలుసా ఇది మా ప్రేరణను మరియు మానవ మూలధనాన్ని అభివృద్ధి చేసిన మీ జవాబుదారీతనం పెంచడానికి ఇది మాకు సహాయపడుతుంది IIT యొక్క ఉపాధ్యాయులు ఇకపై తరగతి గదిలో ఉపాధ్యాయులు మాత్రమే కాదు మేము క్లౌడ్ లోకి బయటికి వెళ్ళాము మరియు ఈ సమాచారం మేము మీకు ఇస్తున్నాము మరియ మీకు తెలుసా మా వద్ద ఉన్న వనరుల ద్వారా మేము కోర్సులను అభివృద్ధి చేస్తున్నాము నేను ఇపుడు మీకు చూపించిన పేపర్లు మన వద్ద ఉన్న సంస్థ ద్వారా డేటాబేస్ల నుండి డౌన్లోడ్ చేయబడ్డాయి మరియు ఏదైనా స్థానిక కళాశాలలో కూర్చుంటే నాకు బహుశా యాక్సెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు యాక్సెస్ ఉంది కాబట్టి నేను ఈ వేదిక ద్వారా దాన్ని తీసుకొని మీకు ఇస్తున్నాను కాబట్టి మనం అందరం కలిసి ఈ వనరుల స్థావరాన్ని నిర్మిస్తున్నాము అది మీకు తెలుసు మరియు ఇది జట్టు ప్రేరణను మెరుగుపరుస్తుంది నేను అదే పని చేస్తున్న మరొక అధ్యాపక సభ్యుడితో మాట్లాడుతున్నాను నేను ఇక్కడ చేస్తున్నాను అక్కడ మరొకరు కూర్చుని మరొక కోర్సు బోధిస్తున్నారు అక్కడ మాకు పంచుకోవడానికి చాలా ఉన్నాయి మేము ఒకరి నుండి ఒకరు నేర్చుకుంటాము మా సీనియర్ల నుండి ఐఐటి మద్రాస్ లేదా ఐఐటి బొంబాయి లేదా ఐఐటి ఢిల్లీ నుండి మేము అభిప్రాయాన్ని పొందుతున్నాము మరియు ఆ అభిప్రాయం ఆధారంగా మేము మా నైపుణ్యాలను మెరుగుపరుస్తాము ఉదాహరణకు ఈ కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసాలు ఒక్కొక్కటి ఒక గంట నిడివి ఉండేవి కానీ ప్రజలకు ఒక గంట దృష్టి పెట్టడం చాలా కష్టం అనే అభిప్రాయం మాకు వచ్చింది ప్రజలకు ఒక గంట సేపు ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి దయచేసి మీ ఉపన్యాసాలను అరగంటకు తగ్గించండి ఇప్పుడు అది జట్టు మానవ మూలధనం యొక్క అభివృద్ధి మరియు మీరు తెలుసుకుంటారు మీరు ఈ కోర్సు కోసం ఒక వాట్సాప్ సమూహాన్ని ఏర్పాటు చేసి మీరంతా ఉన్నప్పుడు ఫోరమ్ లో వ్రాయండి అది నా ధైర్యాన్ని పెంచుతుంది అని నా ఉద్దేశ్యం మరియు నేను దానిని నా సహోద్యోగులతో పంచుకున్నాను మరియు మీరు ఏమి చేసారో వారు చెబుతారు నేను కొన్ని ప్రశ్నలకు నా స్వంతంగా స్పందించాను నా తోటి సహోద్యోగి మిగిలిన పని చేశాడు గొప్ప మేము కూడా చేస్తాము కాబట్టి మీకు ఇది తెలుసు మరియు మీరు వ్యక్తిగతంగా ఉండండి మీలో కొందరు ఉన్నారు మీరు మాకు కనెక్ట్ అయ్యారని మీకు తెలుసు నేను సెషన్ మధ్యలో దగ్గుతున్నట్లు మీరు అడిగారు ఎవరో విద్యార్థులలో ఒకరు ఆమె పేరు నేను మర్చిపోయాను కానీ ఆమె నేను ఎలా ఉన్ననో అని ఆమె నన్ను అడిగింది మరియు అది మీకు చాలా బాగుంది ఎందుకంటే అప్పుడు మనం ఎన్నడూ కలవని ప్రజలతో బంధం పెట్టుకున్నాము ఇది ఇక్కడ కూర్చున్న ఉపాధ్యాయుడిగా నా ప్రేరణను పెంచుతుంది మీరు ఎవరో నాకు తెలియదు కానీ నేను ఇప్పటికీ మీతో కనెక్ట్ అయినట్లు భావిస్తున్నాను మరియునేను దీన్ని మిగిలిన జట్టుతో పంచుకున్నప్పుడు మనమందరం దాని గురించి సంతోషంగా ఉన్నాము జట్టు ప్రమేయం రికార్డింగ్ కార్యాలయంలో కూర్చున్న సిబ్బంది దృష్టి పెట్టవలసిన అవసరం లేదు కానీ ఆ నిమిషం నేను జూమ్ అవుట్ కావాలి అని అన్నాను వారు జూమ్ అవుట్ చేశారు వారు మీకు చూపించారు ఏమి జరుగుతోంది అని కాబట్టి కోర్సుల శ్రేణిని అభివృద్ధి చేయడంలో మొత్తం బృందం పాల్గొంటుంది ఇప్పుడే ఊహించుకోండి నేను కూర్చున్న భవనంలో ఎంత సానుకూల శక్తి ప్రసరిస్తుందో మరియు NPTEL లోని ఈ మొత్తం కార్యక్రమాలు ఇలాంటి భవనాలలోనే మేము ఐఐటిలో ఉపాధ్యాయులం కానీ మేము కూడా ఇప్పుడు క్లౌడ్ లో ఉపాధ్యాయులుగా ఉన్నాము మీకు మరియు ఆన్లైన్ లో ఏదైనా నేర్చుకోవడంలో మీ ఆసక్తికి ధన్యవాదాలు కాబట్టి ఈ విధంగా ఇది దీనికి ఫీడ్ చేస్తుంది ప్రేరణను ప్రదర్శించే అవకాశం మనకు మానవ నైపుణ్యానికి మేలు చేసిన జ్ఞాన నైపుణ్యాలు మరియు సామర్ధ్యాలు ఉన్నాయి మరియు ఇది జట్టు ఫలితాలకు దారితీస్తుంది ఉద్యోగిగా ఈ కోర్సు యొక్క అభివృద్ధి నా వ్యక్తిగత ఫలితం వరుస కోర్సుల అభివృద్ధి జట్టు ఫలితం ప్రారంభంలో ఇది కేవలం వ్యక్తిగత కోర్సులు ఇప్పుడు ధృవీకరణ కోర్సులలో ప్రతిబింబించేలా జట్టు ఫలితం అభివృద్ధి చెందింది మేము మీకు వీడియో కోర్సు లు ఇవ్వడం మాత్రమే కాదు ప్రదర్శన బట్టి మేము మీకు ధృవీకరణ పత్రాలు కూడా ఇస్తున్నాము నేను సర్టిఫికేట్ స్థాయిని చూశాను కాబట్టి ఇది చాలా బాగుంది మీరు ఐఐటి నుండి సర్టిఫికేట్ పొందుతారు మీరు మీ ఇంటి సౌకర్యంతో కూర్చొని ఉన్నారు మీకు వీలైనప్పుడు చేస్తారు మరియు మీరు తగినంతగా నేర్చుకుంటే మీరు తగినంత కట్టుబడి ఉంటే మీరు తగినంత చిత్తశుద్ధితో ఉంటే మీకు సర్టిఫికేట్ లభిస్తుంది అంటే మీరు ఎగిరే రంగులతో ఉత్తీర్ణులయ్యారు బహుశా మీ కళాశాల దీన్ని గుర్తిస్తుంది మేము ఎవరినీ ఒత్తిడి చేయటం లేదు కానీ ఎవరైనా దాన్ని గుర్తిస్తారు ఇది మీ కెరీర్లో ముందుకు సాగడానికి మీకు సహాయపడవచ్చు కాబట్టి అది చాలా బాగుంది అది జట్టు ఫలితం ఇప్పుడు ఇది జట్టు స్థాయి HR వ్యవస్థలు మానవ వనరుల వ్యవస్థలు దీనిని సులభతరం చేస్తాయి వారు గ్రహించిన HR వ్యవస్థల్లోకి కూడా ఫీడ్ ఇస్తారు ఒక ప్రక్రియ ఉంది ఈ మొత్తం పనిని ప్రారంభించడానికి మరియు ముందుకు తీసుకెళ్లడానికి కొన్ని పరిపాలనా ప్రక్రియలు ఉన్నాయి కాబట్టి మీకు తెలుసా సమయం ఉపయోగించబడుతోంది డబ్బు ఉంది ఇతర వనరులు ఉన్నాయి మేము ఈ డేటాబేస్ల కు లైబ్రరీ ల ద్వారా ప్రాప్యత కలిగి ఉండాలి కాబట్టి పూర్తి జ్ఞానం మీకు ఇవ్వడానికి చాలా మంది ప్రజలు తెరవెనుక కలిసి పనిచేస్తున్నారు ఇది జట్టు ఫలితాల్లోకి ఫీడ్ అవుతుంది అది చివరికి సంస్థాగత ఫలితాలకు ఫీడ్ అవుతుంది ఎలా ఉంటుందో నేను మీకు చెప్తాను ఈ బృందం మానవ మూలధనం ప్రస్తుతం ఈ బృందంలో ఆసక్తిగల అధ్యాపకులు ఉన్నారు వారు వివిధ ఐఐటిలలో ఈ పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు పదం వ్యాప్తి చెందుతోంది మా సహోద్యోగులలో కొందరు ప్రేరణ పొందుతున్నారు అది జరగబోతుందో లేదో నాకు తెలియదు కానీ నేను ఒక విషయాన్ని గ్రహించగలను భవిష్యత్తులో ఎప్పుడైనా మనం ఎక్కడ ముగిస్తామో నాకు తెలియదు అది మరలా జరుగుతుందో లేదో నిరాకరణ మరియు దీనిపై నేను అధికారి కాదు దయచేసి ఐఐటి మద్రాసుతో తనిఖీ చేయండి అది నిజంగా జరగబోతుందా కానీ మీ ఇంటి సౌకర్యంతో కూర్చొని ఈ ఉపన్యాసాలను వింటూ భవిష్యత్తులో మీరు నిజంగా డిగ్రీ సంపాదించగలిగితే నేను ఆశ్చర్యపోనక్కర్లేదు సరే కాబట్టి అది సంస్థాగత మానవ మూలధనం భవిష్యత్తులో ఎప్పుడైనా కొన్ని సంస్థల యొక్క సంభావ్యత ఉండవచ్చు బహుశా ఐఐటి కాకపోవచ్చు దీన్ని చేస్తున్న మరొక సంస్థ కావచ్చు కొంతమంది ఇప్పటికే చేస్తున్నారు మీకు తెలుసా మీరు ఒక ప్రోగ్రామ్ లోకి చేరి మరియు మీరు దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే మీరు ఎవరో గుర్తించిన ఒక అధికారిక డిగ్రీని పొందవచ్చు అది జరగబోతుందో లేదో నాకు తెలియదు అది జరిగితే నేను ఆశ్చర్యపోను అప్పుడు అది సంస్థాగత మానవ మూలధనం యొక్క సృష్టి అవుతుంది సంస్థాగత ప్రేరణల స్థితి చాలా దూర ప్రాంతాలలో చాలా మంది ప్రజలు మాతో కమ్యూనికేట్ చేయడాన్ని చూస్తున్నారు స్నేహితుల ద్వారా నేను తెలుసుకున్నాను సహాయకులు ద్వారా స్నేహితులు ద్వారా మీకు తెలుసా నా మేనకోడళ్ళు మరియు మేనల్లుళ్ళు వారి తోటి విద్యార్థులు ఈ కోర్సు లో చేరారు నా ఉద్దేశ్యం ఈ కోర్సుల విస్తరణను చూడటం ఆశ్చర్యంగా ఉంది ఈ కోర్సు మాత్రమే కాదు ఉదాహరణకు ప్రత్యేకంగా ఇతర ఇంజనీరింగ్ కోర్సులు విస్తరణ అపారమైనది మరియు ఇది ఒక సంస్థగా మన ధైర్యాన్ని పెంచుతుంది అవును చాలా మంది చేరారు మరియు మేము మొత్తం సమాజానికి ఏదైనా మంచి చేస్తున్నాము ఐఐటి ఖరగ్పూర్ యొక్క నినాదం దేశ సేవకు అంకితం చేయబడింది మేము దేశానికి సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నాము మరియు మీరు అందరూ ఈ కోర్సుల కోసం చేరినప్పుడు అది మా విశ్వాసాన్ని పెంచుతుంది మీకు తెలుసా ఇది మనం ఏదో ఒక పని చేస్తున్నామని గుర్తు చేసుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి ఇది సంస్థాగత ప్రేరణ స్థితి యొక్క మెరుగుదల ఎందుకంటే ప్రజలు పాల్గొంటారు వారి పని వారు చేస్తున్నారు వారిలో కొందరు తమ పనిని చేస్తున్నారు మేము మా పనిని బాగా చేస్తున్నామని అనుకుంటున్నాము మరియు సంస్థాగత ప్రమేయం ఉంది మీ నుండి మేము పొందే అభిప్రాయం మీరు మాకు ఏదైనా చేయమని చెప్పండి మేము దానిని అమలు చేస్తాము మీరు ఈ కోర్సుల కోసం నమోదు చేసుకోండి కాబట్టి చాలా మందికి ఈ కోర్సులు ఉన్నాయి అది పెద్ద ప్రోత్సాహం దీన్ని సులభతరం చేయడానికి మరియు దీన్ని మెరుగుపరచడానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి 247 ఇక్కడ మొత్తం సాంకేతిక బృందం ఉంది ఇది ఉపన్యాసం యొక్క రికార్డింగ్ ప్రాసెసింగ్ ఎవరో విషయాలు రాయాలి ఎవరో వాటిని అప్లోడ్ చేయాలి సాంకేతిక నేపథ్య పనిని ఎవరైనా చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొంటారు కాబట్టి అంటే ఈ మూడు పరస్పర సంబంధం కలిగి ఉన్నాయి సంస్థ సంస్థ స్థాయి హెచ్ఆర్ వ్యవస్థలను జట్టు స్థాయి హెచ్ఆర్ వ్యవస్థలను సులభతరం చేస్తుంది ఇది ఉద్యోగి గ్రహించిన హెచ్ఆర్ వ్యవస్థలను సులభతరం చేస్తుంది జట్టు స్థాయి హెచ్ఆర్ వ్యవస్థలు మనం ఏమి చేయాలో తెలియజేసాయి సంస్థ ఒక వ్యవస్థను అమల్లోకి తెచ్చింది దీని గురించి వివిధ జట్లకు చెప్పబడింది మరియు జట్లు వ్యక్తులను సంప్రదిస్తారు మరియు ఇప్పుడు నేను ఒక వ్యక్తిగా ఏది ఏక్కడ ఉంది అని తెలుసుకున్నాను మరియు నా బృందం నాకు చెప్పినదానిని నేను సులభం చేసాను అది నాకు సహాయపడింది ఈ కోర్సులో నేను ఏమి చేస్తున్నానో అది చేయండి అది మీకు లభిస్తుంది కాబట్టి ఈ విషయాలన్నీ ఇప్పుడు సంబంధం కలిగి ఉన్నాయి హెచ్ ఆర్ సిస్టమ్ టాప్ డౌన్ సిస్టమ్ ఇది బహుశా మీ స్క్రీన్ల లో వస్తున్నట్లయితే నాకు తెలియదు సంస్థాగత వ్యవస్థలను ఉంచే టాప్ డౌన్ సిస్టమ్ ఆపై సమాచారం జట్టు స్థాయి HR వ్యవస్థలకు తగ్గుతుంది ఆపై చివరికి ఉద్యోగి స్థాయి ఫలితాల కోసం సమయం వచ్చినప్పుడు ఇది మధ్యవర్తిత్వ ప్రక్రియ అని మీకు తెలుసు వివిధ దశలలో మానవ మూలధనం యొక్క తరం మరియు అది బాటమ్ అప్ ప్రక్రియ అవుతుంది ఉద్యోగి ఫలితాలు జట్టు ఫలితాలకు ఫీడ్ అవుతాయి నేను ఉత్పత్తి చేసేవి వేర్వేరు వ్యక్తులు వేర్వేరు ప్రదేశాల్లో ఉత్పత్తి చేసేవి సేకరించబడతాయి మరియు అది జట్టు ఫలితం మరియు చివరికి సంస్థాగత ఫలితం అవుతుంది వేర్వేరు జట్లు వేర్వేరు జట్ల అవుట్పుట్ సేకరించి సంస్థాగత ఫలితాన్ని అందిస్తుంది మరియు ఆ విధంగా మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి నాకు బాగా తెలిసిన వాటి గురుంచి ఉదాహరణ ఇచ్చాను మీరందరూ ఇలాంటి ఉదాహరణలతో ముందుకు రాగలరని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి ఇది మీరందరూ ఆలోచించవలసిన విషయం మీ తోటివారితో దీని గురించి చర్చించండి ఇది వ్యూహాత్మక HRM యొక్క బహుళస్థాయి భవిష్యత్తు కోసం మనల్ని మనం సమలేఖనం చేసుకోవటానికిమనం ఇలా చేస్తున్నాం మంచి నాణ్యమైన జ్ఞానం మరియు సమాచారానికి ప్రాప్యత లేని ప్రతి ఒక్కరికీ జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటున్నాము మరియు ఈ మొత్తం కార్యక్రమం యొక్క విజన్ అది కాబట్టి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము మరియు మేము దాని కోసం కృషి చేస్తున్నాము మరియు ఇందులో వివిధ స్థాయిలలో ప్రజలు పాల్గొంటున్నారు వారికి అవసరమైన సహాయాన్ని అందించాడానికి మాకు సహాయం చేయండి భవిష్యత్తు కోసం వ్యూహాత్మక HRM చిక్కులు నేను ఇక్కడ ఆగిపోతున్నాను మరియు బహుశా ఇది ఒక చిన్న ఉపన్యాసం కానీ బహుశా నేను నెట్వర్కింగ్ కోసం మరో అరగంట క్లిప్ను మాత్రమే జోడిస్తాను కాబట్టి విరామం తర్వాత నేను కొనసాగుతాను కానీ అది ప్రత్యేక క్లిప్ అవుతుంది ధన్యవాదాలు